మునుపటి ఉపన్యాసాన్ని కొనసాగిద్దాం తదుపరి వీడియోలో మనం చూపించబోయే యూనిక్ ఫాక్టరైజేషన్ డొమైన్స్ మరియు ప్రిన్సిపల్ ఐడియల్ డొమైన్ల గురించి మాట్లాడే ముందు మునుపటి వీడియోలో నేను చెప్పినదానిలో ఉన్న తప్పును సరిదిద్దుతాను మునుపటి వీడియోలో నేను చేసిన వ్యాఖ్యను సరిచేస్తాను హిల్బర్ట్ బేసిస్ సిద్ధాంతం నుంచి Z పైన నిర్వచించబడిన ఒక వేరియబుల్ పాలినోమియల్ రింగ్ నోథేరియన్ అని మనకు ఖచ్చితంగా తెలుసు హిల్బర్ట్ బేసిస్ సిద్ధాంతం ప్రకారం R నోథేరియన్ రింగ్ అయితే RX నోథేరియన్ అవుతుంది కాబట్టి ఒక వేరియబుల్ లోని పోలినోమీయల్ రింగ్ నోథేరియన్ రింగ్ అవుతుంది ఇంటీజర్ల పైన రింగ్ నోథేరియన్ అని మనకు ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే Z లోని ప్రతి ఐడియల్ వాస్తవానికి ప్రిన్సిపల్ అది పరిమితంగా జనరేట్ అవుతుంది కాబట్టి ZX నోథేరియన్ అవుతుంది నేను చెప్పిన తప్పు ఏంటంటే ZX లోని ప్రతి ఐడియల్2 ఎలిమెంట్స్ ద్వారా ఉత్పత్తి అవుతుందని చెప్పాను ZX యొక్క ప్రతి ఎలిమెంట్ 2 ఎలిమెంట్స్ ద్వారా జనరేట్ అవుతుందనేది నిజం కాదు ఈ విషయాన్ని నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను మరియు మిమ్మల్ని అభ్యాసం చేయమని కూడా చెప్పాను తద్వారా హిల్బర్ట్ బేసిస్ సిద్ధాంతం ఉపయోగించకుండా ZX నోథేరియన్ అని మీకు తెలుస్తుంది కానీ ఇది నిజం కాదు వాస్తవానికి ZX యొక్క ప్రతి ఐడియల్ 2 ఎలిమెంట్స్ ద్వారా జనరేట్ అవుతుందనేది నిజం కాదు వాస్తవానికి ZX లో మూడు ఎలిమెంట్స్ ద్వారా జనరేట్ చేయబడిన ఐడియల్సు ఉన్నాయి మరియు అవి సాధారణంగా 2 ఎలిమెంట్స్ ద్వారా జనరేట్ చేయబడవు మరియు మనకు వాస్తవానికి ZX లో ఏదైనా n కి n ఎలిమెంట్స్ ద్వారా జనరేట్ చేయబడిన ఐడియల్సు ఉన్నాయి కానీ n 1 ఎలిమెంట్స్ ద్వారా కాదు ఒక ఉదాహరణ తీసుకుందాం దీనిని అంత సులభంగా నిరూపించలేము దీనిని నిరూపించడానికి రింగ్ థియరీ లో మరికొన్ని పద్ధతులు అవసరం మీరు దీనినిగురించి ఇంకెప్పుడైనా ఆలోచించవచ్చని చెబుతాను మీరు 4 2 X మరియు X2 ద్వారా జనరేట్ చేయబడిన ఐడియల్ను తీసుకుంటే I ఖచ్చితంగా మూడు ఎలిమెంట్స్ 4 2X మరియు X2 ద్వారా జనరేట్ చేయబడుతుంది I మూడు కంటే తక్కువ ఎలిమెంట్స్ ద్వారా జనరేట్ చేయబడదు I ప్రిన్సిపల్ కాదు అని చూపించడం అంత కష్టం కాదు కానీ I ఏవైనా 2 ఎలిమెంట్స్ ద్వారా జనరేట్ చేయబడలేదు కాబట్టి I ని జనరేట్ చేసే ఏ 2 ఎలిమెంట్స్ కూడా I లో లేవు అంటే I ను జనరేట్ చేయడానికి మీకు కనీసం మూడు ఎలిమెంట్స్ అవసరమని నా ఉద్దేశ్యం కాబట్టి నేను చెప్పినట్లుగా దీనిని నిరూపించడానికి ఈ కోర్సులో చెప్పబోని కొన్ని పద్ధతులు అవసరం కానీ ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక విషయం ఏమిటంటేZX నోథేరియన్ అనే వాస్తవం ఇప్పటికీ నిజం ZX యొక్క ప్రతి ఐడియల్ 2 ఎలిమెంట్స్ ద్వారా జనరేట్ అవుతుందనే బలమైన ప్రతిపాదన మనకు అవసరం లేదు ZX యొక్క ప్రతి ఐడియల్ పరిమితంగా జనరేట్ చేయబడుతుందని మాత్రమే మనకు అవసరం అని గుర్తుంచుకోండి ఈ ఉదాహరణలో I ఫైనైట్ ఎలిమెంట్స్ ద్వారా చక్కగా జనరేట్ చేయబడింది ఎందుకంటే ఇది మూడు ఎలిమెంట్స్ ద్వారా జనరేట్ అవుతుంది కాబట్టి ఇది మూడు కన్నా తక్కువ ఎలిమెంట్స్ ద్వారా జనరేట్ చేయబడదని నేను చెప్తున్నాను కనుక ఇంతకు ముందు వీడియోలో మేము చర్చించిన ఈ ఉదాహరణలో నోథేరియన్ రింగుల గురించిన ఈ తప్పును నేను సరిచేయాలనుకున్నాను ఈ కోర్సులో మన తదుపరి అంశం ప్రిన్సిపల్ ఐడియల్ డొమైన్లు వీటినే మనం సంక్షిప్తంగా PID అంటాము అలాగే యూనిక్ ఫాక్టరైజేషన్ డొమైన్స్ వీటిని సంక్షిప్తంగా UFD అని పిలుస్తాము వీటిని గురించి పరిచయం చేస్తాను ఇవి రింగ్స్ యొక్క ప్రత్యేక రకాలు ఈ వీడియోలో మరియు తరువాతి 2 లేదా 3 వీడియోలలో కొన్ని చక్కని ప్రోపర్టీస్ కలిగి ఉన్న రింగ్స్ గురించి చర్చిస్తాము నేను ఈ రింగ్స్ యొక్క ఖచ్చితమైన లక్షణాల గురించి మాట్లాడటానికి ముందు కొన్ని సాధారణతలను పరిచయం చేస్తాను కాబట్టి ఈ వీడియోలో మరియు తరువాతి కొన్ని వీడియోలలో మేము ఇంటిగ్రల్ డొమైన్స్ గురించి మాత్రమే చర్చిస్తాము మేము పరిచయం చేయబోయే అనేక అంశాలు ఇంటిగ్రల్ డొమైన్స్ కు మాత్రమే చెల్లుతాయి మరియు ఇలా చేయడానికి కారణం ఏమిటంటే డొమైన్ అనే పదం సూచించినట్లుగా ప్రిన్సిపల్ ఐడియల్ డొమైన్లు మరియు యూనిక్ ఫాక్టరైజేషన్ డొమైన్స్వాస్తవానికి అదనపు లక్షణాలు కలిగిన ఇంటిగ్రల్ డొమైన్స్ కాబట్టి మేము ఇంటిగ్రల్ డొమైన్స్ గురించి చర్చించబోతున్నాము ఇలా ప్రారంభిద్దాం R ఒక ఇంటిగ్రల్ డొమైన్అని అనుకుందాం నేటి వీడియోలో నేను ప్రవేశపెట్టబోయే అంశాలను పరిచయం చేయబోతున్నాను ఒకసారి ఇంటీజర్స్ యొక్క ఉదాహరణను గుర్తుంచుకోండి వాస్తవానికి ఇంటీజర్స్ ను ఆదర్శంగా తీసుకొని ఈ అంశాలు అన్నీ అభివృద్ధి చేయబడ్డాయి ఇంటీజర్స్ యొక్క చక్కని లక్షణాలను మనము చూద్దాము మరియు వాటిని ఎక్కువ రింగ్స్కు సాధారణీకరించడానికి ప్రయత్నిస్తాము ఈ ప్రక్రియలో కొన్ని నిర్వచనాలు నేను నిర్వచిస్తాను ఇవి కేవలం నిర్వచనాలు లేదా సంకేతాలు a మరియు b R యొక్క రెండు ఎలిమెంట్స్ అని అనుకుందాము ఇది చాలా సాధారణ పదజాలం అని నేను చెప్తాను కాని నేను దీనిని అధికారికంగా నిర్వచించాలనుకుంటున్నాను అప్పుడు అది మీకు ఇక ముందు కూడా స్పష్టంగా ఉంటుంది b అనేది a ని భాగిస్తుంది లేదా b a యొక్క విభాజకండివైసర్ ఇంటీజర్స్ యొక్క భాగహారం అనే భావన మీకు బాగా తెలుసు కాబట్టి నేను దీనిని ఆర్బిట్రరీ ఇంటిగ్రల్ డొమైన్కు సాధారణీకరించడానికి ప్రయత్నిస్తున్నాను చాలా సహజమైన విషయం ఏంటంటే R లోని ఏదేని ఒక c కి bc a కి సమానంగా ఉంటే అప్పుడు b a ని భాగిస్తుంది లేదా b ని a కి డివైజర్ అని మేము అంటున్నాము కాబట్టి a అనేది b యొక్క గుణకం అయితే b a ని భాగిస్తుంది అంటాము వాస్తవానికి 3 12 ని భాగిస్తుంది అని అంటే దాని అర్థం 4కి 3రెట్లు 12 అని కాబట్టి అది ఇప్పుడు ఆర్బిట్రరి రింగ్కి సాధారణీకరించబడింది మరియు మేము b a ని భాగిస్తుంది అని వ్రాయడానికి బదులుగా సౌకర్యవంతంగా ఉన్న ఒక నోటేషన్ ని ఉపయోగిస్తాము మనం b a ని భాగిస్తుంది అని సూచించటానికి b వర్టీకల్ బార్ a ని వ్రాస్తాము ఇది b a ని భాగిస్తుంది అనే వాక్యానికి సంక్షిప్తలిపిని సూచిస్తుంది నేను తరచుగా ఈ నోటేషన్ ను ఉపయోగిస్తాను మరోవైపు మేము ప్రాపర్ డివైజర్ యొక్క భావనను పరిచయం చేయాలనుకుంటున్నాము ఏదైనా ఒక c కి bc a అయితే మరియు b మరియు c రెండూ కూడా యూనిట్ కాకపోతే అప్పుడు b ని a యొక్క ప్రాపర్ డివైజర్ అంటాము ఇది ఇక్కడ ఒక ముఖ్యమైన భావన దీనిని నేను ఇలా వివరిస్తాను మొదట ప్రాపర్ డివైజర్ కావాలంటే అది డివైజర్ అవాలి కాని నేను కొన్ని స్పష్టమైన డివైజర్లను తీసివేయాలనుకుంటున్నాను ఆ స్పష్టమైన డివైజర్లను పరిగణలోకి తీసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ప్రాపర్ డివైజర్యొక్క భావనను నేను పరిచయం చేస్తున్నాను ప్రాపర్ డివైజర్ అంటే మొదట b a ని భాగించాలి అని అనుకుంటున్నాను కాబట్టి bc a కానీ c లేదా b యూనిట్ అవ్వాలని నేను కోరుకోను ఒక రింగ్లో యూనిట్ అంటే ఏమిటో గుర్తుతెచ్చుకోండి గుణకార విలోమం కలిగిన ఒక ఎలిమెంట్ని యూనిట్ అంటారు ఒక రింగ్ లో ప్రతి ఎలిమెంట్ గుణకార విలోమం కలిగి ఉండవలసిన అవసరం లేదు ఒక వేళ దానికి గుణకార విలోమం ఉంటే మనము దానిని యూనిట్ అని పిలుస్తాము కాబట్టి మొదట ఒక ఎలిమెంట్ ప్రాపర్ డివైజర్గా ఉండటానికి అది ఒక యూనిట్ కాకూడదు మరియు అది దేనినైతే గుణిస్తుందో అది కూడా యూనిట్ కాకూడదు Z లో ఒక ఉదాహరణ తీసుకుంటే Z లో 2 ను 10 యొక్క ప్రాపర్ డివైజర్ అని చెప్పగలను 2 అనేది 10 యొక్క ప్రాపర్ డివైజర్ ఎందుకంటే 5కి 2 రెట్లు 10 మరియు 2 మరియు 5 యూనిట్లు కావు మరి Z లోని యూనిట్లు ఏమిటి Z లోని ఏకైక యూనిట్ లు 1 మరియు 1 అని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి 2 అనేది 10 యొక్క ప్రాపర్ డివైజర్ మరోవైపు 1 ప్రాపర్ డివైజర్ కాదు ఇది ఒక డివైజర్కానీ 10 యొక్క ప్రాపర్ డివైజర్ కాదు ఎందుకంటే 1 ఒక యూనిట్ ఒక ప్రాపర్ డివైజర్ యూనిట్ కాకూడదు మరోవైపు 10 మరియు 10లు 10 యొక్క ప్రాపర్ డివైజర్లు కావు ఎందుకంటే 1కి 10 రెట్లు 10 కానీ ఇది ఒక యూనిట్ అదేవిధంగా 10 అవుతుంది మరియు ఇది ఒక యూనిట్ కాబట్టి 10 మరియు 10 వాస్తవానికి 10 యొక్క డివైజర్లు కానీ 10 ను పొందడానికి మీరు వాటిని దేనితోనైతే గుణిస్తారో అది ఒక యూనిట్ కాబట్టి 10 మరియు 10 ప్రాపర్ డివైజర్లు కావు 1 కూడా ప్రాపర్ డివైజర్ కాదు కాబట్టి 10 కి అనేక డివైజర్లు ఉన్నాయి కానీ వాటిలో కొన్ని ప్రాపర్ కావు కొన్ని ప్రాపర్ డివైజర్లు కాబట్టి సాధారణంగా మనకు ఏ రింగ్లో అయిన ప్రాపర్ డివైజర్ అనే భావన ఉంది ఇంకొక నిర్వచనం నేను R లో a b అనే రెండు ఎలిమెంట్స్ ని తీసుకుంటాను ఇప్పుడు నేను తిరిగి ఆర్బిట్రరి ఇంటెగ్రల్ డొమైన్కి వస్తాను ఈ వీడియోలో నేను ఆర్బిట్రరి రింగ్ గురించి చెప్పడం లేదని గుర్తుంచుకోండి నేను ఆర్బిట్రరి ఇంటిగ్రల్ డొమైన్గురించి మాత్రమే చెప్తాను ఒకవేళ ఏదయినా ఒక యూనిట్ u కి a bu అయితే లేదా దానికి సమానత్వంగా a మరియు b ఒకదానికొకటి భాగించుకుంటే అప్పుడు a b అనే రెండు ఎలిమెంట్స్ ని ఒక ఇంటిగ్రల్ డొమైన్లోని అసోసియేట్స్ అని మేము చెబుతాము కాబట్టి అసోసియేట్స్ అంటే a అనేది b ను భాగిస్తుంది b అనేది a ని భాగిస్తుంది ప్రతి ఎలిమెంట్ దానికదే అసోసియేట్ కానీ ఒకదానికొకటి అసోసియేట్స్ అయిన రెండు వేర్వేరు ఎలిమెంట్స్ ఇంకా చాలా ఉండవచ్చు ఉదాహరణకు 2 మరియు 2 Z లో అసోసియేట్స్ 2 అంటే 2 మరియు 1 యొక్క లబ్దం 1 ఒక యూనిట్ కాబట్టి అవి అసోసియేట్స్ 2 మరియు 3 అసోసియేట్స్ కాదు 2 మరియు 4 అసోసియేట్స్ కావు వాస్తవానికి 2 యొక్క ఏకైక అసోసియేట్ 2 లేదా 2 కాబట్టి Z లో ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు మనం మరొక ఉదాహరణ ను చూద్దాంR Zi Zi అనే సమితి a i b అనే రూపం లో ఉండే కాంప్లెక్స్ నంబర్ల యొక్క రింగ్ అని గుర్తుంచుకోండి ఇక్కడ a మరియు b ఇంటీజర్స్ మరియు ఇది ఒక ఫీల్డ్ యొక్క సబ్ రింగ్ కాబట్టి ఇది ఒక ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి మేము ఈ రింగ్లోని అసోసియేట్ ల గురించి మరియు R యొక్క యూనిట్లు గురించి కూడా మాట్లాడతాము నేను దీన్ని స్పష్టంగా చెప్పానో లేదో నాకు గుర్తు లేదు కానీ నేను ఈ కోర్సు ప్రారంభంలో దీనిని గురించి చెప్పాను అని అనుకుంటున్నాను వాస్తవానికి Zi యొక్క యూనిట్లు 4 అవి 1 1 i i ఇప్పుడు ఈ యూనిట్లను ఉపయోగించి 1 i మరియు i 1 లను అసోసియేట్స్ అని అంటాము ఎందుకంటే i 1 i 1 i i ఒక యూనిట్ i రెట్లు 1i అంటే i 1 కాబట్టి అవి అసోసియేట్స్ అదేవిధంగా 2 i మరియు 1 2i లు అసోసియేట్స్ ఎందుకంటే 2 i మరియు i ని గుణిస్తే మనకు 2i 1 వస్తుంది i కూడా యూనిట్ కాబట్టి ఇవి కూడా అసోసియేట్స్ కాబట్టి ఈ ఉదాహరణల వల్ల సుపరిచితమైన ఇంటిజర్స్ యొక్క ఉదాహరణలో అసోసియేట్లు భిన్నంగా కనిపిస్తాయని తెలుస్తుంది ఒక సంఖ్య యొక్క అసోసియేట్ అంటే ఆ సంఖ్య లేదా ఆ సంఖ్య యొక్క నెగటివ్ సంఖ్య అవుతోంది కానీ రింగ్లో ఎక్కువ యూనిట్లు ఉంటే మీకు మరింత ఆసక్తికరమైన అసోసియేట్లు ఉంటాయి కాబట్టి ఇవి అసోసియేట్ల ఉదాహరణలు ఒక ఎలిమెంట్ మరొక ఎలిమెంట్ యొక్క డివైజర్ అయితే దీని అర్థం ఏమిటి అని నిర్వచించాము ఒక ఎలిమెంట్ మరొక ఎలిమెంట్ యొక్క ప్రోపర్ డివైసర్ అయితే దాని అర్థం ఏమిటి మరియు మేము అసోసియేట్స్ యొక్క భావనను కూడా నిర్వచించాము ఇప్పుడు నేను ఏ ఇంటిగ్రల్ డొమైన్ల లో అయినా వర్తించే రెండు ముఖ్యమైన నిర్వచనాలను చెప్పబోతున్నాను ఈ రెండు ముఖ్యమైన నిర్వచనాలు ఏమిటి R ఒక ఇంటిగ్రల్ డొమైన్ అని అనుకుందాము నేను క్రింది రెండు విషయాలను నిర్వచించాలనుకుంటున్నాను మొదట నేను a ని R యొక్క ఎలిమెంట్ అని అనుకుంటాను a ని ఇర్రెడ్యూసిబుల్ అని అంటాను నేను ఇంతకుముందు ఇర్రెడ్యూసిబుల్ పోలీనోమియల్ గురించి మాట్లాడాను మరియు ఇది కూడా వాస్తవానికి అదే విధంగా ఉంది కానీ ఇప్పుడు నేను దీన్ని ఒక పోలీనోమియల్ రింగ్ లోనే కాదు వాస్తవానికి ఏ ఇంటిగ్రల్ డొమైన్ కోసమైనా నిర్వచిస్తాను ఈ క్రింది విధంగా జరిగితే a ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఇక్కడ ఏం జరగాలని మీరు అనుకుంటున్నారు ఏ పోలీనోమియల్ కి అయితే నాన్ ట్రివియల్ కారకాలు ఉండవో అది ఇర్రెడ్యూసిబుల్ పోలీనోమియల్ అని గుర్తుంచుకోండి కాబట్టి నేను అదే భావనను ఉపయోగిస్తాను a ఇర్రెడ్యూసిబుల్ అవ్వాలి అంటే మొదట a యూనిట్ కాకూడదు నేను సరళత కోసం యూనిట్ లని ఇర్రెడ్యూసిబుల్ అని పిలవడానికి ఇష్టపడను ఎందుకంటే నేను ఇర్రెడ్యూసిబుల్ అంశాలతో ప్రూఫ్ లేదా పనిచేస్తున్న ప్రతిసారీ అది యూనిట్ కాదని అనుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టినిర్వచనం ప్రకారం ఒక ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్ యూనిట్ కాదని నేను నిర్ధారిస్తున్నాను మరియు దానికి ప్రాపర్ డివైజర్స్ లేవు కాబట్టి మీరు దీని గురించి ఆలోచిస్తే పోలీనోమియల్ రింగ్స్ విషయంలో ఎలా ఉందో అలాగే ఉంది పోలీనోమియల్కు ప్రాపర్ డివైజర్స్ లేకపోతే దానిని ఇర్రెడ్యూసిబుల్ అని అంటాము ప్రతి ఎలిమెంట్ కి ఒక డివైజర్ ఉంటుంది అని గుర్తుంచుకోండి ఎందుకంటే a దానికదే డివైజర్ ఏ యూనిట్ అయినా a యొక్క డివైజర్ కానీ నేను వాటిని అసలైన డివైజర్స్ గా పరిగణించటానికి ఇష్టపడను కాబట్టిఎప్పుడైతే ఒక ఎలిమెంట్ కి ప్రాపర్ డివైజర్స్ లేవో అది ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఈ రెండు నిర్వచనాలు చెప్పాక అప్పుడు నేను వీటి గురించిన ఉదాహరణలు ఇస్తాను అలాగే మరింత చర్చిస్తాను a ప్రైమ్ అనేది మరొక ముఖ్యమైన నిర్వచనం కాబట్టి ఇంకొక ముఖ్యమైన నిర్వచనం ఏంటంటే a ఒక యూనిట్ కాకపోతే a ప్రైమ్ అవుతుంది నేను మళ్ళీ యూనిట్లను ప్రైమ్లుగా పరిగణించకూడదనుకుంటున్నాను మరియు ఒక లబ్దము bc ని a భాగిస్తే ఇక్కడ b మరియు c లు R యొక్క ఎలిమెంట్స్ ఇది మీకు ఇంటీజర్స్ లోని ప్రధాన సంఖ్యల నిర్వచనాన్ని గుర్తుచేస్తుంది కాబట్టి a ఒక యూనిట్ కాకపోతే మరియు a bc ని భాగిస్తే అప్పుడు a bని భాగిస్తుంది లేదా a c ను భాగిస్తుంది కాబట్టి దీనిని మనం ఒక ప్రైమ్ ఎలిమెంట్ అని పిలుస్తాము ఒక ప్రైమ్ ఎలిమెంట్ అంటే అది ఒక యూనిట్ కాకూడదు మరియు దీనికి ఒక లక్షణం ఉంది అది ఏంటంటే ఇది రెండు వేర్వేరు రింగ్ ఎలిమెంట్స్ యొక్క ప్రాడక్ట్ ని భాగిస్తే అది వాటిలో ఒకదాన్నితప్పనిసరిగా భాగించాలి ఇప్పుడు మేము మరింత ఆసక్తికరమైన ఉదాహరణలను చర్చించే ముందు కొన్ని స్పష్టమైన ఉదాహరణలను త్వరగా ఇస్తాను R Z అయినప్పుడు ఈ రెండు భావనలు ఒకేలా ఉంటాయి నా ఉద్దేశ్యం ఏమిటంటే Z కు చెందిన ఒక ఇంటిజర్ a ఇర్రెడ్యూసిబుల్ అయితే ప్రైమ్ అవుతుంది మరియు ప్రైమ్ అయితే ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఇది మీరుచేసిన కొన్ని హైస్కూల్ అరిథమెటిక్ నుండి గుర్తుతెచ్చుకోవచ్చు మనం ప్రైమ్ నంబర్స్ను గురించి చూద్దాం ప్రైమ్ నంబర్ యొక్క ఒక నిర్వచనం మనకు తెలుసు వాటినే మనం ఇప్పుడు ఇర్రెడ్యూసిబుల్ అని పిలుస్తున్నది దీనిని తరచుగా అందరూ ప్రైమ్ ఇంటిజర్ అని అనుకుంటారు ఎందుకంటే ఒక ఇంటిజర్ సంఖ్యకు ఒకటి మరియు దానికదే ఫాక్టర్స్ కాక వేరే ఫాక్టర్స్ లేకపోతే దానిని ప్రైమ్ అంటారు కానీ 1 మరియు ఆ ఇంటిజర్ మన భావన లో ప్రోపర్ డివైజర్స్ కావు కాబట్టి మీరు ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటే దానికి ఇతర పాసిటివ్ ప్రాపర్ డివైజర్లు లేకపోతే మనము దానిని ప్రైమ్ అని పిలుస్తాము దీనికి 1 మరియు p తప్ప వేరే డివైజర్లు లేవు అప్పుడు p ప్రైమ్ అవుతుంది వాస్తవానికి మేము ఆర్బిట్రరి ఇంటిగ్రల్ డొమైన్ విషయంలో ఆ భావనను ఇర్రెడ్యూసిబుల్ అని పిలుస్తాము కాని మీరు ప్రైమ్ నెంబర్ లను నిర్వచించిన తర్వాత కూడా చేయవచ్చు ఒక సిద్ధాంతం ప్రకారం ప్రైమ్ ఇంటీజర్ కి ఒక లక్షణం ఉందిఏంటంటే ఒక ఇంటిజర్ p ప్రైమ్ అయితే ఖచ్చితంగా a మరియు b అనే రెండు ఇంటిజర్ల యొక్క లబ్దాన్ని p భాగిస్తుందో అప్పుడు వాటిలో ఒకదానిని p తప్పనిసరిగా భాగిస్తుంది ఉదాహరణకు 5 a b ని భాగిస్తుంది అనుకుందాం అప్పుడు 5 a ని భాగిస్తుంది లేదా 5 b ని భాగిస్తుంది ఈ ప్రతిపాదన మీకు బాగా తెలిసిన విషయం 5 కు ఈ లక్షణం ఉంది కాబట్టి 5 అనేది ప్రైమ్ దీనినే మనం ఇంటిగ్రల్ డొమైన్లో ఒక ప్రైమ్ ఎలిమెంట్ అని పిలుస్తాము ఇంటిగ్రల్ డొమైన్ Z విషయంలో వాస్తవానికి ఇర్రెడ్యూసిబుల్ మరియు ప్రైమ్ రెండూ సమానం కాబట్టి Z లోని ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్స్ ఏమిటి 1 ని మనం ఇర్రెడ్యూసిబుల్ అనుకోకూడదు ఎందుకంటే 1 ఒక యూనిట్ కాబట్టి కాబట్టిఇక్కడ 2 3 5 7 ఇంకా చాలా ఉన్నాయి మరియు వాస్తవానికి నిర్వచనంలో ఏ అంశం కూడా మనల్ని ఆపదు వీటి యొక్క నెగటివ్స్ 2 3 5 7 కూడా ప్రైమ్ ఎలిమెంట్స్ లేదా ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్స్ కాబట్టి Z విషయంలో అవి రెండూ ఒకటే అనే భావన చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒక ఎలిమెంట్ ఇర్రెడ్యూసిబుల్ అయితే ప్రైమ్ అవుతుంది మరియు ప్రైమ్ అయితే ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది మరోవైపు ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఒక తెలిసిన ఉదాహరణ చూద్దాంఇప్పుడు మనం R అనే రింగ్ కి సమానమైన Z 5 ని చూద్దాం ఇప్పుడు ఈ రింగ్ చాలా వరకు Zi తో పోలి ఉంటుంది అంటే ఇందులోని ఎలిమెంట్స్ a b 5 అనే రూపంలో ఉండే కాంప్లెక్స్ నంబర్స్ ఇక్కడ a మరియు b ఇంటిజర్స్ ఇది C యొక్క ఉప రింగ్ కాబట్టి R ఒక ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి ఇందులో నేను పరిచయం చేయాలనుకుంటున్నది ఏమిటంటే ఒక ప్రైమ్ కాని ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్ ఉందని నేను చూపించాలనుకుంటున్నాను ఈ దృగ్విషయం Z లో జరగదు ఎందుకంటే ప్రతి ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్ ప్రైమ్ అవుతుంది మరియు ప్రతి ప్రైమ్ ఎలిమెంట్ ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది కానీ సాధారణంగా అది నిజం కాదు కాబట్టి ఇందులో నేను రెండు వాదనలు చేస్తున్నానుఅవి R యొక్క ఎలిమెంట్ అయిన 2 ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది కానీ 2 ప్రైమ్ కాదు కాబట్టి నేను ఈ రెండు ప్రతిపాదనలను నిరూపించబోతున్నాను కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే R లోని ఎలిమెంట్ అయిన 2 ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది కానీ ప్రైమ్ కాదు ఇక్కడ R అంటే Z 5 సాధారణంగా చెప్పాలంటే ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్స్ ప్రైమ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మొదట 2 ప్రైమ్ కాదని నిరూపించుదాం ఈ వీడియో యొక్క మిగిలిన భాగం అంతా మనం ఈ వాదనను రుజువు చేస్తాము ఇదేమి కష్టం కాదు కానీ ఇది చాలా శ్రమతో కూడిన గణన కాబట్టి దయచేసి మీరు దీన్ని జాగ్రత్తగా గమనించండి ఇది ఒక ఆసక్తికరమైన ఉదాహరణ మరియు దీనిని మళ్ళీ మనం ఈ కోర్సులో చూస్తాము 2 ప్రైమ్ కాదని నిరూపించటానికి మనకు ఏమి కావాలిఒక రింగ్ లో రెండు ఎలిమెంట్స్ ఉంటే వాటి ప్రోడక్ట్ ని 2 భాగిస్తుంది కానీ 2 భాగించదు అని చూపించాల్సిన అవసరం ఉంది నేను 6 అనే ప్రోడక్ట్ తీసుకుంటాను 6 ని 2 భాగిస్తుంది అని నేను అంటాను ఎందుకంటే 1 5 నేను 1 5ని b అనుకుంటాను 1 5ని c అనుకుంటాను కాబట్టి 1 5 అంటే ఏమిటి ఇది ab a2 b2 రూపం లో ఉంది కాబట్టి 1 5 1 6 కాబట్టి ఖచ్చితంగా b c ని 2 భాగిస్తుంది మనం ఇప్పుడు b ని 2 భాగించదని మరియు c ను 2 భాగించదని చూపిస్తాము ఒక వేళ b మరియు c యొక్క లబ్దం ని 2 భాగిస్తే కానీ 2 b ని భాగించకపోతే లేదా 2 c ని భాగించకపోతే నిర్వచనం ప్రకారం 2 ప్రైమ్ కాదు 2 b ని ఎందుకు భాగించదు అలాగే c ని భాగించదు అంటే దానికి కారణం ఇలా ఉంది మేము ఒక వైరుధ్యంతో ముందుకు వెళ్తాము 2 b ను భాగిస్తుందని అనుకుందాం దాని అర్థం ఏమిటి ఈ వీడియో ప్రారంభంలోనేను ఒకటి చెప్పాను సాధారణంగా ఏ రింగ్లోనైనా ఒక ఎలిమెంట్ మరొక ఎలిమెంట్ ను భాగిస్తుంది అంటే దాని అర్థం ఒక రింగ్ లోని ఏదైనా ఎలిమెంట్ కి 2 రెట్లు b అని ఈ సందర్భంలో 2 6 ను భాగిస్తుంది ఎందుకంటే 3 కి 2 రెట్లు 6 కాబట్టి 6 ను 2 భాగిస్తుంది కాబట్టి b ని 2 భాగిస్తుంది ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి b అంటే 1 5 ఒకవేళ 2xy 51 5అనుకుందాము ఇక్కడ x మరియు y Z లో ని ఎలిమెంట్స్ ఒక వేళ ఏవైనా 2 ఇంటిజర్స్ x మరియు y 2x 2y 5 1 5 అయ్యేట్లుగా ఉన్నట్లైతే అప్పుడు 2 1 5 ని భాగిస్తుంది అంటాము ఇది సాధ్యం కాదని నేను చూపించబోతున్నాను కాబట్టి ఈ సమానత్వం యొక్క పరిణామాన్ని చూద్దాం 2x 2y 5 1 5 అనుకుందాము ఇక్కడ నేను పదాల అమరికను మార్చబోతున్నాను ఒకే రకమైన పదాలను ఒక దగ్గరికి చేర్చగా 2x 1 ఒకవైపు 5మరొక వైపు వస్తాయి ఇవన్నీ కూడా కాంప్లెక్స్ నంబర్స్ మరియు ఈ కాంప్లెక్స్ నంబర్స్ మీద పని చేయాలి ఇది చేయాలి అంటే 1 2y తో భాగించాలి ముందుగా 1 2 y 0 కాకూడదు ఎందుకంటే y ఒక ఇంటిజర్ కాబట్టి y ఒక ఇంటిజర్ అని గుర్తుంచుకోండి అంటే 1 y కి సమానం కాదు 1 గురించి చెప్పాలంటే ఇది ఒక బేసి ఇంటిజర్ కాబట్టి 1 2y 0 కాకూడదు కాబట్టి నేను 1 2 y ద్వారా భాగించగలను కానీ ఇది అసంబద్ధం ఎందుకు ఇది అసంబద్ధమైనది అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణం ఏమిటంటే ఇది ఒక రేషనల్ నెంబర్ ఎందుకంటే ఇది రెండు ఇంటిజర్ల నిష్పత్తి ఇది ఖచ్చితంగా రేషనల్ నెంబర్ కానీ 5మాత్రం రేషనల్ నంబర్ కాదు ఇది రియల్ నెంబర్ కూడా కాదు ఇది మరొక కారణం కాబట్టి 2 b ని భాగించదు 2 b ని భాగించదని నేను నిరూపించిన నిరూపణను మీరు అంగీకరిస్తున్నారా అదేవిధంగా 2 c ని భాగించదు ఇది మీకు అర్థం అయిందని నేను అనుకుంటున్నాను ఈ నిరూపణకు దగ్గరగా 2x y 5 1 51 5ని c అనుకోండి ఇక్కడ కూడా వైరుధ్యం పొందడానికి ఇంతకు ముందు లాగే గణన చేయండి కాబట్టి 2 c ని భాగించదు 2 b ని భాగించదు కానీ 2 bc ని భాగిస్తుంది అందువల్ల 2 ప్రైమ్ కాదు ఇది మొదటి భాగం